కరెంట్ వోల్టేజ్ మరియు పవర్ మరియు సరఫరా చేసిన పవర్ మరియు గ్రహించబడిన పవర్ వంటి ప్రాథమిక అంశాలను మనం చూసాము కాబట్టి ఇప్పుడు ప్రాథమిక సూత్రాల గురించి చూద్దాం కాబట్టి సాధారణంగా ఎలక్ట్రికల్ సర్క్యూట్ విశ్లేషణలో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కరెంట్ వోల్టేజ్ మరియు పవర్ వంటి అంశాలు 1 వ అధ్యాయంలో అధ్యయనం చేయబడింది ఇచ్చిన సర్క్యూట్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ను నియంత్రించే ఈ వేరియబుల్స్ ను కనుగొనడానికి మనం కొన్ని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సూత్రాలను Ω's లాΩ's law మరియు కిర్చాఫ్స్ కరెంట్ లాKirchhoff's current law మరియు కిర్చాఫ్స్ వోల్టేజ్ లాKirchhoff's voltage law అంటారు అంటే KCL మరియు KVL వాటికంటే ముందు Ω's లాΩ's law ఉంది కాబట్టి ఈ సూత్రాలు వాస్తవానికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ విశ్లేషణ చేయడానికి పునాదిని ఏర్పరుస్తాయి కాబట్టి ఈ అంశంలో వాస్తవానికి ఈ సూత్రాలకు అదనంగా సాధారణంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్ విశ్లేషణకు వర్తించే కొన్ని పద్ధతులు కూడా వున్నాయి ఈ పద్ధతులు వాస్తవానికి కరెంట్ డివిజన్ వోల్టేజ్ డివిజన్ రెసిస్టర్లను సిరీస్ లేదా పారలెల్ లో కలపడం మరియు స్టార్ టు డెల్టా మరియు డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ వంటివి సరే కాబట్టి ఈ ప్రాథమిక సూత్రాల లో ఈ సూత్రాల యొక్క అనువర్తనాన్ని చూస్తారు మరియు సాంకేతికత అనేది రెసిస్టర్ల సర్క్యూట్కు మాత్రమే పరిమితం చేయబడుతుంది మరియు అనేక ఉదాహరణలు ప్రదర్శించబడతాయి కాబట్టి ఈ సందర్భంలో DC సర్క్యూట్ కనుక అనేక ఉదాహరణలు చూద్దాము కాబట్టి మొదట Ω's లా ని చూద్దాం వాస్తవానికి పదార్థాల కి ఎలక్ట్రిక్ చార్జ్ యొక్క ప్రవాహాన్ని నిరోధించే ప్రవర్తనను కలిగి ఉంటాయి ఎలక్ట్రిక్ చార్జ్ యొక్క ప్రవాహాన్ని నిరోధించడం అంటే అది ప్రాథమికంగా కరెంట్ ప్రవాహాన్ని నిరోధించడం సరే కాబట్టి ఇది భౌతిక లక్షణం లేదా కరెంట్ ను నిరోధించే సామర్థ్యాన్ని రెసిస్టెన్స్ అంటారు కాబట్టి ఏదైనా పదార్థానికి దానికి కొంత భౌతిక లక్షణం ఉంటుంది లేదా కరెంట్ను నిరోధించే సామర్థ్యాన్ని రెసిస్టెన్స్ అంటారు మరియు దీనిని R అనే గుర్తు సూచిస్తుంది ఈ గుర్తు R ఇతర మాటలలో రెసిస్టెన్స్ అనేది కరెంట్ ప్రవాహం లేదా మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే పదార్థాలలో ఎలక్ట్రిక్ చార్జ్ ప్రవాహాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగినవి కాబట్టి రెసిస్టెన్స్ అంటే ఈ ప్రవర్తనను రూపొందించడానికి ఉపయోగించే సర్క్యూట్ ఎలిమెంట్ కాబట్టి వాస్తవానికి ఇది రెసిస్టెన్స్ కు సంబంధించినది ఇప్పుడు కరెంట్ ప్రవాహాన్ని సంకర్షణ చేసే ఎలక్ట్రాన్లను కదిలించడం మరియు అవి కదులుతున్న పదార్థం యొక్క పరమాణు నిర్మాణం ద్వారా నిరోధించబడటం గురించి ఆలోచిస్తే వాస్తవానికి పదార్థం యొక్క రెసిస్టెన్స్ ను సంభావితంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ పరస్పర చర్య యొక్క కోర్సు కారణంగా కొంత ఎలక్ట్రిక్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ గా మార్చబడుతుంది మరియు వేడి రూపంలో వెదజల్లుతుంది ఈ ప్రభావం వాస్తవానికి కావాల్సినది కాదు కానీ చాలా ఉపయోగకరమైన ఎలక్ట్రికల్ ఉపకరణాలు స్పేస్ హీటర్లుspace heaters ఐరన్స్ స్టవ్స్ మరియు టోస్టర్లతో సహా రెసిస్టెన్స్ హీటింగ్ యొక్క ప్రయోజనాన్ని పొందుతాయి కాబట్టిదీనిని రెసిస్టెన్స్ యొక్క ప్రభావం అని పిలుస్తాము సరే కాబట్టి ఆ చిత్రాన్ని చూస్తే అది చిత్రం 2 1 కాబట్టి చిత్రం 1 a ఇది ఒక పొడవు మరియు ఏకరీతి క్రాస్ సెక్షనల్ వైశాల్యం కలిగిన ఒక పదార్థాన్ని చూపిస్తుంది మరియు రెసిస్టివిటీ Ω rho అంటే Ω మీటర్లు సరే కాబట్టి ఇది r నేను ఎరుపు సిరా ద్వారా గుర్తించాల్సిన అవసరం లేదు ఇది అన్ని వైర్స్ స్థూపాకార ఆకారం లో కనిపించే స్థూపాకార ఆకారం లాంటి యూనిఫార్మ్ క్రాస్ సెక్షన్ గలవి మరియు ఈ పొడవు l మరియు దాని క్రాస్ సెక్షనల్ ఏరియా A సరే కాబట్టి ఇది రెసిస్టివిటీ తో వృత్తాకారంగా ఉంటుంది మరియు ఇది రెసిస్టెన్స్ కు గుర్తు మరియు ఈ విధంగా ప్రవేశిస్తుంది ఇది సరే కాబట్టి రెసిస్టెన్స్ ఇంతకు మునుపు చూసినట్లు ఉంటుంది కాని మళ్ళీ ఒక రెసిస్టర్ ఒక పాసివ్ ఎలిమెంట్ కాబట్టి అది గ్రహించింది కాబట్టి ఇది ఈ 2 టెర్మినల్ మరియు ఇది రెసిస్టర్ R మరియు కరెంట్ రెసిస్టర్ వోల్టేజ్ v వద్ద పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి రెసిస్టర్ వాస్తవానికి పవర్ ని గ్రహిస్తాయి అందుకే ఇలా సూచించబడుతుంది కాబట్టి ఇది పాసివ్ ఎలిమెంట్ కనుక పవర్ గ్రహించబడుతుంది కాబట్టి అందుకే అది గా తీసుకోబడింది అని చెబుతాము మరియు కన్వెన్షన్ ప్రకారం ఇది గా తీసుకోబడింది కానీ దిశ ని వెనుకకు మార్చితే సర్క్యూట్ ని పరిష్కరించే పద్దతిని తెలుసుకోగలం కానీ చివరికి రెసిస్టర్ను అది గ్రహించే కరెంట్ అని పిలవడబుతుంది అందుకే దీనికి విరుద్ధంగా రెసిస్టర్ కోసం ఈ గుర్తు తీసుకోబడుతుంది సరే కాబట్టిభౌతిక ఎలక్ట్రిసిటీ సబ్జెక్టు నుండి తెలుసుకోండి R l A అని తెలుసుకోండి కాబట్టి పదార్థంపై ఆధారపడి ఉండే రెసిస్టెన్స్ మొత్తం బంగారం వెండి అల్యూమినియం రాగి మరియు ఇతర వస్తువులు పదార్థాన్ని మీద ఆధారపడి ఉంటాయి ఏ రకమైన పదార్థాలు ఉపయోగిస్తున్నాము రాగి మరియు అల్యూమినియం వంటి మంచి కండక్టర్లకు తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది తక్కువ రెసిస్టివిటీ ఉంటే అప్పుడు తక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది సరే మరియు అందువల్ల రెసిస్టెన్స్ యొక్క తక్కువ విలువలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ ప్రవాహాన్ని నిర్వహించడానికి ఉపయోగించే వైరింగ్ కోసం మంచి ఎంపికలు సర్క్యూట్ రేఖాచిత్రంలో రాగి లేదా అల్యూమినియం వైరింగ్ రాగి లేదా అల్యూమినియం వైరింగ్ సాధారణంగా రెసిస్టర్గా రూపొందించబడదు తీగను మోడల్గా తీసుకోలేకపోతే అది రెసిస్టర్గా ఉంటుంది ఎందుకంటే వైర్కు చాలా అతితక్కువ రెసిస్టెన్స్ ఉన్నందున దానిని సరిగ్గా విస్మరించవచ్చు కాని వాస్తవానికి రెసిస్టర్ ను కార్బన్ మరియు కొన్ని సమ్మేళనం మిశ్రమంతో చేస్తారు కాబట్టి సర్క్యూట్ కనెక్షన్లో రాగి లేదా అల్యూమినియం సాధారణంగా రెసిస్టర్గా రూపొందించబడదు వైర్ యొక్క రెసిస్టెన్స్ తీసుకుంటే వైర్ యొక్క రెసిస్టెన్స్ 0 అవుతుంది సరే కాబట్టి వైరింగ్ రెసిస్టెన్స్ ను విస్మరించగల సర్క్యూట్లోని ఇతర ఎలిమెంట్స్ రెసిస్టెన్స్ తో పోలిస్తే వైర్ యొక్క రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా చిన్నది ఇది దాదాపు 0 దానిని విస్మరిస్తాము మరియు మా సర్క్యూట్ రేఖాచిత్రం సరళీకృతం అవుతుంది సమ్మేళనం కోసం సర్క్యూట్ రెసిస్టర్లు నిర్మిస్తారు రెసిస్టర్లు సాధారణంగా లోహ మిశ్రమాలు మరియు కార్బన్ సమ్మేళనాల నుండి తయారవుతాయి కాబట్టి మొదటి సంవత్సరంలో ప్రయోగశాలలో అక్కడ బారియర్ వంటి రియోస్టాట్ కనిపిస్తుంది సరే కాబట్టి రెసిస్టర్కు సర్క్యూట్ సింబల్ ఇవ్వబడింది ఇది రెసిస్టర్కు సర్క్యూట్ సింబల్ ఇక్కడ ఇవ్వబడింది మరియు నేను వీటి గురించి చెప్పాను దీన్ని ఎందుకు ఇలా చేస్తాను సరే కాబట్టి బంగారం వంటి పదార్థాలను సాధారణంగా రెసిస్టివిటీ కోసం ఉపయోగించడానికి నేను రాసిన కొన్ని పదార్థాలు ఉన్నాయి ఇది రెసిస్టివిటీ అది Ω మీటర్ కాబట్టి బంగారం 2 45 10 8 వరకు ఉంటుంది ఇది మంచి కండక్టర్ కానీ దానిని ఉపయోగించలేరు చాలా ఖరీదైనది వెండి కూడా 1 64 10 8 వరకు ఉంటుంది ఇది మంచి కండక్టర్ కానీ వెండి కూడా ఖరీదైనది కానీ రాగి మరియు అల్యూమినియం 1 72 10 8 వరకు ఉంటుంది ఇది కూడా మంచి కండక్టర్ అల్యూమినియం కూడా 2 8 10 8 వరకు ఉంటుంది అది కూడా మంచి కండక్టర్ మిగిలినవన్నీ సెమీకండక్టర్లు కేవలం గణన ప్రయోజనం కోసం కండక్టర్ సెమీకండక్టర్ మరియు ఇన్సులేటర్ మెటీరియల్స్ ను నేను ఒక టేబుల్ లో ఇచ్చాను 4 102 ఇది సెమీకండక్టర్ కార్బన్ కూడా 4 4 10 5 ఇది సెమీకండక్టర్ మరియు జెర్మేనియం 47 10 2 ఇది సెమీకండక్టర్ మరియు మైకా ఇది 5 1011 కాబట్టి ఇన్సులేటర్ ఇవన్నీ Ω మీటర్ Ω మీటర్ యూనిట్ ఇక్కడ ఇవ్వబడింది Ω మీటర్ మరియు పేపర్ 1 1010 ఇది ఇన్సులేటర్ కాబట్టి కండక్టర్ సెమీకండక్టర్ మరియు ఇన్సులేటర్ మరియు నేను తీసుకున్న రెసిస్టివిటీ ని ఇక్కడ ఉంచాను కాబట్టి ఇప్పుడు G అంటే GS Ω వాస్తవానికి ఆయుర్దాయం 1787 నుండి 1854 వరకు ఉంది కాబట్టి ఇక్కడ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త వాస్తవానికి రెసిస్టర్ కోసం కరెంట్ మరియు వోల్టేజ్ మధ్య సంబంధాన్ని ఏర్పరచారు కాబట్టి ఈ సంబంధాన్ని Ω's లాΩ's law అంటారు కాబట్టి Ω's లాΩ's lawఅనేది రెసిస్టర్ కోసం వోల్టేజ్ మరియు కరెంట్ మధ్య బీజగణిత సంబంధం కాబట్టి వాస్తవానికి Ω's లాΩ's law ప్రకారం ఒక రెసిస్టర్ వద్ద వోల్టేజ్ v అనేది ఆ రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ i కి నేరుగా అనుపాతంలో ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఒక రెసిస్టర్ ఉంటే మరియు ఈ రెసిస్టర్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంటే ఈ కరెంట్ ని i మరియు రెసిస్టర్ వద్ద వోల్టేజ్ v అని చెప్పండి కాబట్టి v i కి నేరుగా అనుపాతం గా ఉంటుంది ఇప్పుడు v Ri ఆ అనుపాత యొక్క స్థిరాంకం రెసిస్టెన్స్ R అని పిలుస్తారు కాబట్టి అందువలన v i కి అనుపాతం గా ఉంటుంది అంటే ఇది సమీకరణం 2 2 2 వ అధ్యాయం లేదా v IR కాబట్టి సమీకరణం 3 అది 2 3 అనేది Ω's లాΩ's law యొక్క గణిత రూపాలు ఒక రెసిస్టర్ రెసిస్టెన్స్ R అయితే Ω ని అనుపాత స్థిరాంకం గా నిర్వచించబడినది ఎలిమెంట్స్ యొక్క బాహ్య లేదా అంతర్గత పరిస్థితులను మార్చినట్లయితే రెసిస్టెన్స్ మారవచ్చు కాబట్టి అంతర్గత లేదా బాహ్య విషయాలు ఆ ఎలిమెంట్ మార్చబడితే అది మారవచ్చు ఉదాహరణకు అది ఉష్ణోగ్రత పెరిగితే రెసిస్టెన్స్ మారుతుంది సరే కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పులు ఉంటే R మారుతుంది కాబట్టి సమీకరణం 2 3 లోని R ను Ω లో కొలుస్తారు కాబట్టి సమీకరణం 2 3 అంటే ఈ సమీకరణం 2 ఆ R v i అని వ్రాయవచ్చు అంటే v అనేది వోల్ట్ i అనేది ఆంపియర్ మరియు R అనేదిΩ కాబట్టి ఒక Ω 1 వోల్ట్ఆంపియర్ కాబట్టి ఇది అర్థమయ్యే సరళమైన విషయం ఇది అర్థమయ్యేది సరే ఇప్పుడుచిత్రం 2 1 b లో చూపిన విధంగా వోల్టేజ్ v యొక్క పొలారిటీ మరియు కరెంట్ i యొక్క దిశ పాసివ్ సైన్ కన్వెన్షన్ కు అనుగుణంగా ఉండాలి 1 b అంటే ఈ చిత్రాన్ని నేను ఇంతకుముందు చూపించాను ఈ చిత్రం 2 1b R ఒక పాసివ్ ఎలిమెంట్ రెసిస్టర్ అని నేను చెప్పాను నిష్క్రియాత్మక మరియు కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తున్నప్పుడు తీసుకోండి మరియు కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుందని అనుకుందాం కాబట్టి ఇది గ్రహించబడుతుంది మరియు ఈ వోల్టేజ్ v iR కాబట్టి ఈ ఈ కన్వెన్షన్ ఇది చిత్రం 2 నేను ఇంతకు ముందే చెప్పాను సరే కాబట్టి కరెంట్ అధిక పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ కు ప్రవహిస్తే సరే v iR ఇది నిజం మరియు కరెంట్ తక్కువ పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కు ప్రవహిస్తే అప్పుడు v R దీని అర్ధం ఇలా ఉంటుంది నన్ను ఈ చిత్రం 2 1 b కి వెళ్ళనివ్వండి కాబట్టి ఇది కరెంట్ i ను ఈ విధంగా చూపుతోంది అనగా ఇక్కడ అధిక పొటెన్షియల్అధిక పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ అని పేర్కొనబడింది కాబట్టి కరెంట్ అధిక పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ కు ప్రవహిస్తే v iR కానీ అది ఒక తక్కువ పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కు ప్రవహిస్తుంటే v iR అంటే అవగాహన కోసం నన్ను అనుమతించనివ్వండి కాబట్టి ఇది ఒకటి కానీ అది జరిగితేఇది ఇది చేస్తున్నాను అని చెప్పండి ఇది నా రెసిస్టెన్స్ R మరియు కరెంట్ తగ్గింపు ఇలా ఉంటే ఇది i ఇది వోల్టేజ్ v అప్పుడు v iR అవుతుంది కరెంట్ తక్కువ పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కి ప్రవహిస్తున్నందున కాబట్టి ఇది v iR అవుతుంది కానీ న్యూమరికల్స్ మరియు ఇతర విషయాలు ఎప్పుడు పరిష్కరించాలో వాస్తవానికి ఆ రెసిస్టర్ పాసివ్ ఎలిమెంట్ చివరకు v R అని పిలవబడేది అది గ్రహించబడుతుంది v R అది జరిగితే I కనుగొంటే అది నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి చివరికి v iR అవుతుంది ఎందుకంటే దిశ మారుతుంది కాబట్టి ఈ సందర్భంలో అంటే కరెంట్ యొక్క దిశ మారితే అది v iR అవుతుంది తరువాత KVL సమీకరణం లో చూస్తారు సరే కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది స్పష్టంగా ఉంది ఇది ఎక్కువ నుండి తక్కువ మరియు తక్కువ నుండి అధిక పొటెన్షియల్సరే కాబట్టి అది v R ఎందుకంటే R యొక్క విలువ 0 నుండి అనంతం వరకు మారుతుంది R విలువ 0 నుండి అనంతం వరకు ఉండవచ్చు కాబట్టి R యొక్క 2 విపరీతమైన విలువలు అనగా R అనంతం మరియు R 0 ఉన్నప్పుడు పరిగణించాలి కాబట్టి ఉదాహరణకు వివరణకు ముందు ఈ సర్క్యూట్ను చూడండి ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ను ఒక సాధారణ పెట్టె చేత ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఇది తెరిచి ఉంది కాబట్టి దీని అర్థం R అనంతం అంటే కరెంట్ 0 కాబట్టి R అనంతం అయితే i v R కాబట్టి R అనంతం కి వెళితే అది 0 అవుతుంది కాబట్టి R అనంతం వైపు మొగ్గు చూపినప్పుడు దీనిని ఓపెన్ సర్క్యూట్ అని పిలుస్తారు సరే R 0 అయినప్పుడు కేవలం ఇతర ఎలక్ట్రిక్ ఎలెమెంట్స్ లేకుండా వైర్ తో దీన్ని కనెక్ట్ చేయండి కాబట్టి వైర్ యొక్క రెసిస్టెన్స్ ను నిర్లక్ష్యం చేయడంవల్ల సుమారుగా పరిగణించరు కాబట్టి R 0 కాబట్టి i v R కాబట్టి R 0 అంటే ఇది షార్ట్ సర్క్యూట్ ఇందులో భారీ కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఆ సందర్భంలో v 0 కాబట్టి ఓపెన్ సర్క్యూట్ లో v ఉంది కానీ i విలువ 0 సరే R అనంతం వైపు మొగ్గు చూపినప్పుడు కానీ అది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ 2 టెర్మినల్స్ చిన్నవిగా ఉన్నాయని అనుకుందాం కాబట్టి ఇది క్లోజ్ పాత్ అక్కడ కరెంట్ i ఎక్కువగా ఉంటుంది కానీ R 0 కానీ v అదే సమయంలో v 0 ఎందుకంటే v iR R 0 అయితే v 0 కాబట్టి అందుకే v 0 షార్ట్ సర్క్యూట్ ఇది ఓపెన్ సర్క్యూట్ లిమిట్ R ∞ అయితే i 0 అవుతుంది కాబట్టి ఇది i 0 అయినప్పుడు ఇది ఓపెన్ సర్క్యూట్ అదేవిధంగా v iR షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు సరే కాబట్టి R 0 ఉంటుంది కాబట్టి v 0 కానీ నేను షార్ట్ సర్క్యూట్ కాదు అది వాస్తవానికి తప్పు అవుతుందిఅలా జరిగితే భారీ మొత్తంలో కరెంట్ ను ప్రవహిస్తుంది మరియు షార్ట్ సర్క్యూట్ జరిగితే ఎలక్ట్రికల్ పరికరాలు లేదా ఎలిమెంట్స్ కూడా దెబ్బతింటాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ మరియు ఓపెన్ సర్క్యూట్ కోసం ఇది 2 కేసులు ఓపెన్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ విలువ అనంతం షార్ట్ సర్క్యూట్ అంటే రెసిస్టెన్స్ విలువ 0 ఇప్పుడు 3 గుర్తులు మరియు ప్రతి గుర్తు కూడా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను కాబట్టి ఒక రెసిస్టర్ అనేది ఒక స్థిరమైన రెసిస్టర్ లేదా వేరియబుల్ రకం కావచ్చు కాబట్టి 3 వేర్వేరు గుర్తులు చూపించబడ్డాయి ఇది వాస్తవానికి ఇది స్థిరమైనది ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్థిర రెసిస్టెన్స్ R ఇది సరైన రెసిస్టెన్స్ అని చెప్పండి ఇప్పుడు ఈ సందర్భంలో ఇది బాణం దీని ద్వారా కత్తిరించేటప్పుడు ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది వాస్తవానికి వేరియబుల్ రెసిస్టెన్స్ కాబట్టి మొదటి సంవత్సరం ప్రయోగశాలలో అదే టెర్మినల్లో స్థిర లేదా వేరియబుల్ రెసిస్టెన్స్ 1 3 పాయింట్గా ఉంటుంది రెసిస్టెన్స్ యొక్క రెండు చివరన ఒక రెసిస్టర్ కనుగొంటే అది ఒక స్థిర విలువ కానీ ఒక పాయింట్ స్థిర బిందువు మరొకటి వేరియబుల్ పాయింట్మొదటి సంవత్సరం ప్రయోగశాల లో బారియర్ రకం రియోస్టాట్ ని చూస్తాము మరియు మూడవది ఇది మరియు వైపర్ ఉంది ఇది కూడా వేరియబుల్ కానీ ఇది ఈ పొటెన్షియోమీటర్ యొక్క గుర్తు బహుశా భౌతిక ప్రయోగశాలలో మీరు దీనిని చూసి ఉండవచ్చు ఇది ఒక పొటెన్షియోమీటర్ కాబట్టి ఇది మూడవది పొటెన్షియోమీటర్ లేదా షార్ట్ టర్మ్ లో పాట్ అంటారు కాబట్టి ఇది పొటెన్షియోమీటర్ మరియు ఇది వేరియబుల్ రెసిస్టర్ బాణం గుర్తు ఇది వేరియబుల్ ను సూచిస్తుంది కానీ ఇది స్థిరమైనది కాబట్టి ఇవి గుర్తులు కాబట్టి ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్పడం లేదు ఇప్పుడు ఇక్కడ అన్ని రెసిస్టర్లు అన్ని రెసిస్టర్లు వాస్తవానికి Ω's లాΩ's lawని పాటించవని ఇక్కడ పేర్కొన్నాము ఆ సందర్భంలో రెసిస్టర్లు సరళంగా ఉండవు కాబట్టి ఇది Ω's లాΩ's lawని పాటించవు కాబట్టి రెసిస్టర్ అనేది Ω's లాΩ's lawని ఎల్లప్పుడూ పాటిస్తుందో దానిని ఒక లినియర్ రెసిస్టర్ అంటారు కాబట్టి నేను వీటిని అండర్లైన్ చేసాను కాబట్టి ఏ రెసిస్టర్ అయితే Ω's లాΩ's lawని పాటిస్తుందో దానిని లీనియర్ రెసిస్టర్ అంటారు కాబట్టి ఒక లీనియర్ రెసిస్టర్కు స్థిరమైన రెసిస్టెన్స్ ఉంటుంది మరియు దాని కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరెస్టిక్స్ సోర్స్ గుండా వెళుతున్నప్పుడు చూపిన విధంగా సరళంగా ఉంటుంది ఇది లినియర్ రెసిస్టర్ క్యారెక్టరెస్టిక్స్ అయితే దాని స్లోప్ R అవుతుంది ఇది సోర్స్ గుండా వెళుతుంది ఎందుకంటే ఇది Ω's లాΩ's lawని అనుసరిస్తున్నది సరే ఎందుకంటే ఇది లినియర్ క్యారెక్టరెస్టిక్స్ కానీ ఇక్కడ చుస్తే ఇది vi క్యారెక్టరెస్టిక్స్ ఇది సరళ రేఖ నుండి కాదు ఇది ఒక రకమైన వక్రరేఖ వంటిది సరే కాబట్టిΩ's లాΩ's lawని పాటించని రెసిస్టెన్స్ ని నాన్ లినియర్ రెసిస్టర్ అంటారు కాబట్టి నాన్ లీనియర్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాస్తవానికి కరెంట్ మరియు విలక్షణమైన కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరెస్టిక్స్ తో మారుతుంది ఇది సాధారణ కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరెస్టిక్స్ ఉదాహరణకు లైట్ బల్బ్ మరియు డయోడ్ పరికరాలు నాన్ లీనియర్ రెసిస్టెన్స్ కు ఉదాహరణలు కాబట్టి ఏదైనా పరికరాలు పాటిస్తాయని నా ఉద్దేశ్యం ఇది Ω's లాΩ's lawని పాటిస్తుందని నా అర్థం అది ఒక రెసిస్టెన్స్ ఇది ఒక లినియర్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు అది పాటించకపోతే నాన్ లీనియర్ రెసిస్టర్ అవుతుంది సరే కాబట్టి ఇది లీనియర్ రెసిస్టర్ యొక్క iv క్యారెక్టరిస్టిక్స్ మొదటిది నాన్ లీనియర్ రెసిస్టర్ యొక్క iv క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఒక సర్క్యూట్ విశ్లేషణలో ఒక సర్క్యూట్లో ఎల్లప్పుడూ రెసిస్టెన్స్ R యొక్క పరస్పర విషయాన్ని సూచిస్తుంది అంటే కండక్టెన్స్ అని పిలుస్తారు రెసిస్టెన్స్ R యొక్క పరస్పర విషయాన్ని కండక్టెన్స్ గా నిర్వచించబడింది సరే ఉదాహరణకు G 1 R అయితే సరే v iR అప్పుడు 1 R i v అవుతుంది కాబట్టి అందుకే G i v సరే కాబట్టి కండక్టెన్స్ G వాస్తవానికి ఒక ఎలిమెంట్ కరెంట్ ని ఎలా నిర్వహిస్తుందో కనుగొంటుంది ఇది వాస్తవానికి ఆలోచన కాబట్టి కండక్టెన్స్ G అనేది ఎలిమెంట్ కరెంట్ ని ఎలా నిర్వహిస్తుందో కనుగొంటుంది కాబట్టి కండక్టెన్స్ యొక్క యూనిట్ mho లేదా సిమెన్స్ కాబట్టి వాస్తవానికి Ω అనేది రెసిస్టెన్స్ యొక్క యూనిట్ కాబట్టి ఈ రెండు పరస్పరంగా ఉంటాయి అందుకే దీని అర్థం mho లేదా గుర్తు కూడా సిమెన్స్కు వ్యతిరేకంగా ఉంటుంది సంక్షిప్తంగాs ఇది కండక్టెన్స్ యొక్క యూనిట్ కాబట్టి 1 సిమెన్స్ 1 mho 1 ఆంపియర్వోల్ట్ ఈ కండక్టెన్స్ లో i అనేది ఆంపియర్ v అనేది వోల్ట్ కాబట్టి ఆంపియర్వోల్ట్ కాబట్టి 1 సిమెన్స్ 1 mho 1 ఆంపియర్వోల్ట్ ఈ విషయాన్నీ ప్రారంభంలోనే నేను ప్రస్తావించాను అలాంటిదేమీ వదిలివేయబడవు సరే కాబట్టి ఎలక్ట్రిక్ కరెంట్ ని నిర్వహించడానికి ఒక ఎలిమెంట్ యొక్క సామర్ధ్యాన్ని కండక్టెన్స్ అంటారు కాబట్టి నేను ఇక్కడ అండర్లైన్ చేసాను కండక్టెన్స్ అనేది ఒక ఎలిమెంట్ యొక్క సామర్థ్యం లేదా ఎలక్ట్రిక్ కరెంట్ ని నిర్వహించడం ఇప్పుడు సమీకరణం 7 సమీకరణం 2 7 నుండి ఈ సమీకరణాలు ఈ సమీకరణం నుండి i Gv అయితే సరే కాబట్టి ఈ సమీకరణం నుండి వాస్తవానికి i కండక్టెన్స్ వోల్టేజ్ Gv ఇప్పుడు ఒక రెసిస్టర్ ద్వారా వెదజల్లుతుంది p vi అని తెలుసు సరే నేను పెన్తో వ్రాయడం లేదు ఇది p vi మరియు v iR అని అర్ధమవుతుంది కాబట్టి ఇక్కడ నేను v i R ను పెట్టాను అంటే అది p v2 R ఎందుకంటే i v R ఎందుకంటే నేను వ్రాస్తే ఇది పట్టుకోండి కాబట్టి o ఇది వాస్తవానికి R కాబట్టి i కూడా ఇప్పుడు వ్రాయవచ్చు i v R అంటే v2 R22 R అంటే ఇది ఒక v2 R సరియైనదా కాబట్టి i2 R v2 R అని పిలుస్తాను కాబట్టి నేను దీన్ని తీసివేసి శుభ్రం చేస్తాను సరే కాబట్టి దీని అర్థం p అంటే R ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇది v2 కాబట్టి రెసిస్టర్ వద్ద లాస్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అది గ్రహించబడుతుంది సరే చాలా సులభమైన విషయం కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి సరే కాబట్టి p vi ఒక రెసిస్టర్ అది గ్రహించిన పాసివ్ ఎలిమెంట్ మరియు R ఏదైనా సర్క్యూట్ తీసుకోవటానికి R ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది మరియు ఇది v2 కావచ్చు v లేదా 2 అంటే ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి p v2 R ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ R ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అంటే అది గ్రహించబడుతుంది అదేవిధంగా ఇతరులు కూడా p vi అని వ్రాయగలరు ఇప్పుడు అది v కానీ కండక్టెన్స్ పరంగా i G v అది v2 G సరే లేదా అది చేయవచ్చు ఎందుకంటే i Gv కాబట్టి v i Gv కాబట్టి v iG ఇక్కడ ప్రతిక్షేపిస్తే v iG కేవలం ఒక పంక్తి వస్తుంది కనుక ఇది v కేవలం 1 నిమిషం ఆగండి క్షమించండి ఇది i G v కాబట్టి v i G కాబట్టి ఇక్కడ v i G ప్రతిక్షేపించాలి కాబట్టి అది i2 G22 G అంటే iG మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను దానిని శుభ్రం చేస్తాను సరే కాబట్టి ఇక్కడ కూడా ఇది v2 i2 ఇక్కడ నా ఉద్దేశ్యం G పాజిటివ్ గా తీసుకోబడింది ఇది రెసిస్టెన్స్ యొక్క పరస్పరం కాబట్టి కండక్టెన్స్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది ఇది v22 లేదా i22 పాజిటివ్ లేదా నెగిటివ్ విలువ ఏమైనప్పటికీ ఈ p ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటే vi పట్టింపు లేదు సరే అంటే దీని అర్ధం ఇది ఒక రెసిస్టర్లో ఏది చెదరగొట్టబడింది చూపిస్తుంది వాస్తవానికి గ్రహించబడుతుంది సరే రెసిస్టర్ కాబట్టి గ్రహించబబడింది రెసిస్టర్ అనేది కరెంట్ లేదా వోల్టేజ్ పారాబొలిక్ రకం యొక్క నాన్ లినియర్ ఫంక్షన్ p i2 R v2 R లేదా p v2 G లేదా i2 G ఇవి పారాబొలిక్ రకం ఫంక్షన్లు సరే కాబట్టి ఇది గ్రాఫ్ ఈ సైడ్ i vs v గా ప్లాట్ చేయండి ఇది ఒక పారాబొలిక్ ఫంక్షన్ నేను గీసాను కాబట్టి రెసిస్టెన్స్ R మరియు కండక్టెన్స్ G నేను చెప్పేది కనుక ఇది పాజిటివ్ సరైన పరిమాణాలు ఒక రెసిస్టర్లో వెదజల్లడం ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది ఒక రెసిస్టర్ ఎల్లప్పుడూ గ్రహించిన సర్క్యూట్ నుండి శోషించబడిందని నేను చెప్పాను ఇది ఒక రెసిస్టర్ పాసివ్ ఎలిమెంట్ అనే ఆలోచనను నిర్ధారిస్తుంది మరియు ఇది ఎనర్జీ ని ఉత్పత్తి చేయలేకపోతుంది ఇది చాలా ముఖ్యం నేను ఈ వీడియో విన్నప్పుడు ఏమి చూడండి మేము చర్చిస్తున్నది సరే ఇప్పుడు ఈ Ω's లాΩ's law వరకు మరియు ఈ విషయం ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణకి వద్దాం సరే ఎలక్ట్రిక్ హీటర్ 4 ఆంపియర్ మరియు 240 వోల్ట్ వద్ద ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రెసిస్టెన్స్ ని కనుగొనండి R v iR తెలుసుకోండి కాబట్టి R v i v 240 మరియు i 4 కాబట్టిరెసిస్టెన్స్ 60 Ω అవుతుంది 6 లోని ప్రతి సర్క్యూట్లో మరొక చిన్న ఉదాహరణ ఉంది సరే కాబట్టి ఇది 3 సర్క్యూట్లు v లేదా i యొక్క విలువ తెలియదు Ri ప్రతి రెసిస్టర్లో వెదజల్లుతున్న v మరియు i యొక్క విలువలను నిర్ణయించాలి కాబట్టి v లేదా i సరైనది ఏమిటో తెలియదు తెలియని పరిమాణాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఈ సర్క్యూట్ చూడండి కరెంట్ సోర్స్ ఒక ఆంపియర్ సరియైనదా మరియు ఇది ఈ కరెంట్ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v iR కాబట్టి i విలువ 1 ఆంపియర్ మరియు R 8 Ω కాబట్టి ఇది v 8 వోల్ట్ అవుతుంది మరియు అది కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది ఇది అధిక పొటెన్షియల్ నుండి తక్కువ పొటెన్షియల్ వరకు ప్రవహిస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ గా ఉంటుంది v iR కాబట్టి ఇది 1 8 కాబట్టి v 1 8 8 వోల్ట్ అవుతుంది ఇప్పుడు రెండవ కేసు ఏమిటంటే నేను దానిని పెన్ ద్వారా వ్రాయడంలేదు ఇది సాధారణ ఆలోచన అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది అర్థమవుతుంది సరే ఈ 1 ఆంపియర్ అంటే ఈ ప్రవాహం ఈ సర్క్యూట్ ద్వారా ప్రవహించే ఈ 1 ఆంపియర్ అంటే ఈ i 1 ఆంపియర్ లో ఒక విషయం కాబట్టి ఈ 1 ఆంపియర్ కరెంట్ ఈ విధంగా ప్రవహిస్తుంది ఇది వాస్తవానికి i ని చూపిస్తుంది కాబట్టి ఈ i 1 ఆంపియర్ ఇది ఇక్కడ చూపబడింది సరే కాబట్టి దాన్ని శుభ్రం చేయనివ్వండి అదేవిధంగా కొంచం ఆగండి అదేవిధంగా ఇది mho ఇది వాస్తవానికి ఈ విలువ G గా ఇవ్వబడింది ఇది 0 1 mho G ఇవ్వబడుతుంది కండక్టెన్స్ ఇవ్వబడుతుంది సరే కాబట్టి ఇది వాస్తవానికి G 0 1 mho సర్క్యూట్ కండక్టెన్స్ ఇవ్వబడినది సరే కాబట్టి ఈ సందర్భంలో ఒక వోల్టేజ్ 100 100 వోల్ట్ అంటే 100 వోల్ట్ ఇవ్వబడినది కాబట్టి కరెంట్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి దీన్ని శుభ్రం చేయనివ్వండి సరే కాబట్టి ఈ సందర్భంలో కొంచం ఆగండి ఈ సందర్భంలో i వాస్తవానికి మనకు తెలుసు i Gv సరే i G v కాబట్టి ఇది G విలువ 0 1 మరియు ఇది 100 కాబట్టి i 10 ఆంపియర్ సరే కాబట్టి ఇది i Gv ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే వాస్తవానికి ఇది 50 వోల్ట్ మరియు ఇది 25 Ω రెసిస్టర్ కానీ ఈ ప్రవాహం చూడండి అంటే కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది KVL సమీకరణానికి ఎప్పుడు వస్తాయో ఈ విషయాలు తేలికవుతాయని తరువాత తెలుస్తుంది కానీ మొదటి నుండి వ్రాసే కరెంట్ ప్రవేశిస్తుంది అంటే కరెంట్ అధిక పొటెన్షియల్ నుండి ఈ విషయం అధిక పొటెన్షియల్ నుండి ప్రవహిస్తుంది కాబట్టి ఈ సందర్భంలో దీనికి వస్తే అంటే వోల్టేజ్ యొక్క దిశ పెరుగుతుంది కాబట్టి 25 రెసిస్టర్ మరియు వోల్టేజ్ యొక్క దిశ రెసిస్టర్ వద్ద పెరుగుతుంది కాబట్టి i 50 25 2 ఆంపియర్ సరే ఎందుకంటే ఇది వోల్టేజ్ పెరుగుదల దిశలో ఉన్నందున కాబట్టి అందుకే నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి అందుకే ఇది i 50 25 అంటే 2 ఆంపియర్ సరే కాబట్టి ఇది వాస్తవానికి వోల్టేజ్ సోర్స్ ఈ వోల్టేజ్ సోర్స్ ఒక రెసిస్టర్ కాబట్టి ఇది అధిక వోల్టేజ్ నుండి వోల్టేజ్ పెరుగుదల దిశలో ఉంటుంది ఎందుకంటే ఇది ఎదుర్కుంటుంది మొదటిది KVL విషయం ఆ సమయంలో విషయాలు సులభంగా ఉంటాయి కాబట్టి ఇది 2 ఆంపియర్ అని పిలుస్తారు ఇప్పుడు ఇప్పుడు చివరి పార్ట్ b ఈ విషయం ఇక్కడ ప్రతి రెసిస్టర్లో వెదజల్లుతుంది కరెంట్ 1 ఆంపియర్ అని చూశాము మరియు ఇది R 8 అని పిలుస్తుంది కాబట్టి మొదటి సందర్భంలో అది v2 R అంటే రెసిస్టర్ 8Ω చేత పవర్ గ్రహించబడుతుంది కాబట్టి నేను దీనిని 8Ω వ్రాస్తున్నాను అంటే 8Ω రెసిస్టర్ v2 R చేతగ్రహించబడుతుంది కాబట్టి v2 అనేది 8 ద్వారా భాగించబడినది కాబట్టి కాబట్టి i 1 12 R 8 నిజానికి ఇది 8 వాట్ ఇది కూడా 64 8 8 వాట్ i 2కూడా 12R 8 కాబట్టి ఇది 8 వాట్ల కాబట్టి ఇది అర్థమయ్యేలా ఉంది అదేవిధంగా రెండవ సర్క్యూట్ లో అక్కడ G విలువ 0 1 Ω క్షమించండి వాస్తవానికి G విలువ 0 1 mho ఉంటుంది మరియు వోల్టేజ్ 100 వోల్ట్ కాబట్టి ఈ సందర్భంలో ప్రాథమికంగా ఇది ఒక రెసిస్టర్ అని చెప్పవచ్చు కాబట్టి గ్రహించబడిన పవర్ విలువని కనుగొనాలి కాబట్టి i విలువ 10 ఆంపియర్ కాబట్టి 102G విలువ 0 కాబట్టి ఇది అదే విషయం v 2G అవుతుంది v 100 అనేది వోల్ట్ మరియు G విలువ 0 1 చివరికి అది 1000 వాట్ అవుతుంది అదేవిధంగా 25 Ω అంటే ఈ సర్క్యూట్ ఈ సర్క్యూట్ 25 Ω రెసిస్టర్ సరే కరెంట్ ఏమైనప్పటికీ అది పట్టింపు లేదు సరే కాబట్టి ఇది v2 R 502 25 మరియు కూడా R i 2 2 25 కాబట్టి చివరికి 100 వాట్ వస్తుంది నేను చెప్పినట్లుగా కరెంట్ దిశ లేదా వోల్టేజ్ యొక్క పొలారిటీ ఆ రెసిస్టర్ చేత గ్రహించబడినది రెసిస్టర్ గ్రహించినందున సైన్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది సరే కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో ఇది 8 వాట్ వెయ్యి వాట్ లేదా 100 వాట్ల అన్ని కేసుల లో రెసిస్టెన్స్ వాస్తవానికి గ్రహించేది అని నేను చూడగలను ఇది కండక్టెన్స్ G మరియుపవర్ p కరెంట్ కంటే చిత్రం 2 7 సాధారణ సర్క్యూట్ చూపిస్తుంది కాబట్టి ఇది 30 వోల్ట్ సోర్స్ మరియు ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది మరియు ఇది 5 Ω రెసిస్టెన్స్ మరియు కరెంట్ i దీని ద్వారా ప్రవహిస్తుంది సరే కాబట్టి ఈ సందర్భంలో వోల్టేజ్ అంతటా ఇతర ఎలిమెంట్ లేదు ఇతర ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది 30 వోల్ట్ అంటేకేవలం మీ అవగాహన కోసం ఈ వోల్టేజ్ 30 వోల్ట్ కాబట్టి ఇది అంటే ఇది కాబట్టి ఈ వోల్టేజ్ ఏమైనా అంటే ఇది కూడా ఈ 30 వోల్ట్ అంటే ఈ R రెసిస్టర్లో ఒకే వోల్టేజ్ ఉంటుంది అంటే నా v 30 వోల్ట్ అవుతుంది అదే ఇక్కడ ఉంటుందిసరే కాబట్టి ఇది చాలా సులభమైన విషయం సరళంగా అర్దమవుతుంది అది కాబట్టి ఇక్కడ వేరే ఎలిమెంట్ లేదు కాబట్టి మరియు ఇక్కడ ఏ వోల్టేజ్ అయినా అదే వోల్టేజ్ ఇక్కడ ఉంది ఎందుకంటే ఇతర ఎలిమెంట్స్ లేవు కాబట్టి తరువాత వోల్టేజ్ డ్రాప్ లేదు నేను దీనిని చూస్తాను కాబట్టి v 30 వోల్ట్ అవుతుంది కాబట్టి నేను దీన్ని శుభ్రం చేద్దాం సరే కాబట్టి అప్పుడు కరెంట్ ఎలా ఉంటుంది కాబట్టి కరెంట్ i v R 30 5 6 ఆంపియర్ అవుతుంది కాబట్టి కండక్టెన్స్ G 1 R 15 కాబట్టి 0 2 mho ఎందుకంటే పరస్పరం కాబట్టి V I 30 6 180 వాట్ దీనిని లెక్కించేందుకు p i2 R అని 622 i విలువ 6 ఆంపియర్ ఈ 6 ఆంపియర్ 62 2 5 లెక్కించారు కాబట్టి180 వాట్ లేదా p rv2 G ఉంది అంటే 30 వోల్ట్ అవుతుంది కాబట్టి 30 2 0 2 అంటే 180 వాట్ల ను కూడా లెక్కించగల మార్గం కానీ ఇది ఒక రెసిస్టర్ కాబట్టి ఇది గ్రహించబడుతుంది కాబట్టి అన్నీ సందర్భాలలో సంకేతం పాజిటివ్ గా ఉంటుంది